వార్షిక సెల్ కల్చర్ లేదా సెల్ కల్చర్ టెక్నాలజీలలో లెక్చర్ సిరీస్కి తిరిగి స్వాగతం మేము మూడవ వారంలోకి ప్రవేశించాము మరియు మేము మూడవ వారంలోని మొదటి 3 లెక్చర్స్ ను పూర్తి చేసాము కాబట్టి ఈ రోజు మనం నాల్గవ లెక్చర్ లోకి ప్రవేశిస్తున్నాము ప్రస్తుతానికి మీరు దానిని పరిశీలిస్తే అన్ని అవకాశాలలో ప్రత్యేకంగా ఒక సదుపాయం యొక్క పునాదిని ఎలా వేయాలి అనే దాని గురించి మేము విస్తృతంగా మాట్లాడాము నేను కొన్ని విషయాలను కోల్పోయి ఉండవచ్చు కాబట్టి దయచేసి సంకోచించకండి ఇప్పటికే ఉన్న వస్తువులను జోడించడం గురించి మీకు తెలుసు కానీ నేను చాలా వరకు కవర్ చేశానని నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో విషయాలు మరింత ముందుకు సాగే వరకు ఆధునిక సెల్ కల్చర్ సౌకర్యాలలో ఏమి అవసరమో చిప్పై మైక్రో ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ అది ఒక విభాగం మిగిలిన సగం కోర్సు తర్వాత మేము మీకు తెలిసిన కొన్ని తరగతులను చర్చించబోతున్నాము విషయాలు ఎలా మారుతున్నాయి అవి ఇంక్యుబేటర్లు మరియు లామినార్ ఫ్లో హుడ్ల యొక్క చిన్న వెర్షన్ మరియు మార్కెట్లో పాప్ అవుతున్నాయని మీకు తెలిసిన అన్ని రకాల RNDS ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మీరు ల్యాబ్ను ఎలా సెటప్ చేయవచ్చో మీకు అందించిన తర్వాత ఈ వర్చువల్ ల్యాబ్ తర్వాత మేము ఏమి చేస్తామో ఆ వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ మేము వంటకాలు లేదా సంస్కృతి పాత్రలు మరియు సంస్కృతి యొక్క CDల గురించి మాట్లాడుతాము నాళాలు మరియు మీరు గుర్తుంచుకోవలసిన వాటిని మీరు ఎలా గుర్తుంచుకోవాలి ముందస్తు అవసరాలు ఏమిటి మరియు మీ పరిశోధన యొక్క వేగవంతమైన పనితీరు కోసం మీరు తీసుకోవలసిన అన్ని చర్యలు ఏమిటి మనలో ఉన్నవారు కొంచెం సెల్ కల్చర్ని పూర్తి చేసారు లేదా బయో ఇంజనీరింగ్ లేదా బయాలజీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ ల్యాబ్లు లేదా మెటీరియల్ సైన్స్ ల్యాబ్లలో పని చేసారు అ పని జీవశాస్త్రం వైపు మీరు T 70 అని పిలిచే కొన్ని రకాల నాళాలను చూసి ఉండాలి T 20 ఫ్లక్స్ మరియు అదేవిధంగా కాబట్టి మీరు తప్పక చూసిన అన్ని విభిన్న ఆకృతుల నాళాల గురించి మీకు ఓవర్ వ్యూ ఇవ్వడానికి కాబట్టి ఈ రోజు తరగతిని ప్రారంభిద్దాం మేము 3వ వారంలో ఉన్నాము మరియు లెక్చర్ 4 W 3 L 4 ఇప్పుడు కొన్ని డిషెస్ మీరు తప్పక ఈ 15 మిమీ డిషెస్ పారదర్శకంగా పాలికార్బోనేట్ చాలా సన్నని పాలికార్బోనేట్ డిషెస్ ను తప్పక చూసి ఉంటారు ఇది చూసిన మీరు టోపీని కలిగి ఉన్నారు మీకు 15 సెంటీమీటర్ల పరిమాణం ఉంది మరియు మీ చుట్టూ ఎత్తు ఉంటుంది ఉదాహరణకు మీరు చూడవచ్చు నేను మీకు సరిగ్గా చెప్పలేను ఒక అంకె లాంటిది ఎత్తు ఎంత ఉంటుందో ఇది చాలా ఎత్తు కాబట్టి మీరు దీన్ని ఇలా పిలవవచ్చు మరియు మీరు వెలిగించవచ్చు ఇప్పుడు మీరు చేసేది ఏమిటంటే ఈ స్థావరంపై కణాలు పెరుగుతున్నాయి ఇక్కడ కణ పెరుగుదల పెరుగుతుంది మరియు మీరు దానిని మీడియంతో నింపలేరు ఎందుకంటే మీరు చాలా మాధ్యమాన్ని పూరించలేరు కణాలు ఆక్సిజన్ను కోల్పోయే విధంగా మునిగిపోవాలని కోరుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక రకమైన డిషెస్ మీరు తప్పక చూసి ఉంటారు అప్పుడు మీరు 90 మి మీ డిషెస్ ను చూసి ఉండాలి ఇది 15 mm వంటకాలు అప్పుడు మీ దగ్గర 90 mm వంటకాలు ఉన్నాయి ఇవి కొంచెం పెద్దవిగా ఉంటాయి అప్పుడు మీకు T 20 ఫ్లాస్క్ అని పిలుస్తారు ఫ్లాస్క్ వైపు నుండి కనిపించే ఈ ఫ్లాస్క్ని మీరు తప్పక చూసి ఉంటారు ఇది మరియు కణాలు మళ్లీ ఇక్కడ పెరుగుతాయి మీరు మీడియం నింపండి మరియు ఈ ఫ్లాస్క్ వివిధ పరిమాణాలలో వస్తుంది మరియు ఈ రకమైన డిషెస్ పెద్ద వెర్షన్ చిన్న వెర్షన్ డిషెస్ మరియు ఫ్లాస్క్ల మాదిరిగానే ఈ ఫ్లాస్క్ యొక్క పెద్ద వెర్షన్ చాలా పాత పాఠ్యపుస్తకంలో మీలో కొంత మంది రెఫర్ చేసినా అలాంటివి ఇప్పుడు లేవు లేదా చాలా వరకు ల్యాబ్లు దీన్ని చేయకపోతే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో చాలా తొలినాళ్లలో అనుసరించిన విషయం యునైటెడ్ స్టేట్స్ ఎట్ మేరీల్యాండ్ ఈ పాలీకార్బోనేట్కు బదులుగా వారు ఉపయోగించే చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ను మేము కలిగి ఉన్నాము అది చాలా సారూప్యమైన గాజుతో ఉంటుంది మీరు వాటిని చాలా సన్నని గాజుతో తయారు చేయవచ్చు వీటిలో కొన్ని గాజుతో తయారు కావడానికి సరిగ్గా అదే కారణం ఇటీవలి మునుపటి తరగతుల్లో ఒకదానిలో నేను ప్రస్తావించినది మీరు లక్ష్యం యొక్క సూక్ష్మదర్శిని సంఖ్యా ద్వారంతో దృశ్యమానం చేస్తున్నప్పుడు పదార్థం యొక్క మందం యొక్క సంఖ్యా ద్వారం చాలా క్లిష్టమైనదని నేను మీకు చెప్పాను కాబట్టి ఇంతకుముందు పాలికార్బోనేట్ కోసం ఉపయోగించగల చాలా లక్ష్యాలు లేనప్పుడు వారు ఈ గాజు వస్తువులను కలిగి ఉంటారు మరియు తరువాత మధ్యలో ఏదో ఒకటి వచ్చింది కాబట్టి ఇది గాజు మరియు ఇవన్నీ పాలికార్బోనేట్ PCM మాత్రమే దీనిని PC ద్వారా భర్తీ చేస్తాయి మధ్యలో చాలా హాస్యాస్పదంగా ఉంది కాబట్టి ఈ 2 ఈ పాలికార్బోనేట్ వస్తువులను కలిగి ఉంటాయి మరియు చిన్నగా ఉండాలి ఇది ఒక గ్లాస్ కవర్ స్లిప్ను ఉంచడానికి దిగువన మరియు పైభాగంలో రంధ్రం కత్తిరించడానికి కాబట్టి ముఖ్యంగా సెల్ ఎదుగుదలలో ఎక్కువ భాగం ఆ గ్లాస్ కవర్ స్లిప్ పైననే జరుగుతుంది మరియు దానిని మైక్రోస్కోప్ని ఉపయోగించి విజువలైజ్ చేయడంలో సహాయపడటానికి ఆ కట్ ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఆ కట్ పూర్తి ఫీల్డ్ల వీక్షణను పొందడానికి లేదా మీలాగా పెద్దదిగా కత్తిరించడానికి సరిపోతుంది ఉదాహరణకు ఈ కట్ మరియు కట్ చేయడానికి పెద్దది చూడండి కాబట్టి మీరు ఏదైనా సెల్ కల్చర్ ల్యాబ్లో కనిపించే నాళాల రకాలను ఎక్కువ లేదా తక్కువ చెబితే ఇవి ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఇందులోని 2వ భాగం మనం వ్యవహరించబోయే సంకేతాలు మరియు మరొక విషయం గ్లాస్ కవర్స్ స్లిప్పై ఈ వంటల ఆధారంపై ప్రజలు నేరుగా ఈ డిషెస్ ఆధారంగా కణాలను పెంచడాన్ని మీరు చూస్తారు కాబట్టి మీరు వివిధ కొలతలు గల ఈ గ్లాస్ కవర్ స్లిప్లను కలిగి ఉన్నారు మీరు చాలా సన్నని గ్లాస్ కవర్ స్లిప్లను ఇవ్వవచ్చు ఇవి చాలా సరిఅయిన సబ్స్ట్రేట్ మరియు మీరు గ్లాస్ కవర్ స్లిప్ల పైన కణాలను పెంచుకోవచ్చు మరియు అదేవిధంగా మీరు సరిగ్గా అదే 15 మిమీ వంటకాలు లేదా 20 మిమీ గాజు వంటకాలను కలిగి ఉన్నారు మరియు మీరు ఈ T 20 T 80 ఫ్లాస్క్ని కలిగి ఉన్నారు ఇప్పుడు మొదటి విషయం మీరు ఏ రకమైన పాత్రను ఉపయోగించబోతున్నారో తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి 2 విభిన్న రకాల ప్రశ్నలు ఉన్నాయి మీరు 1 సెల్ రకం ప్రశ్నను అడగాలి సెల్ రకం అంటే మనం అంటుకునే కణాలు లేదా అంటుకోని కణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అంటుకోని కణాల గురించి మాట్లాడుతుంటే కాబట్టి మనం ఈ కణాల గురించి మాట్లాడుతున్నాం అంటే ఉదాహరణకు చూడండి నా దగ్గర ఇలాంటి పాత్ర ఉంది మరియు దానితో నిండిన మాధ్యమం ఉంది ఇది మాధ్యమం మరియు నా దగ్గర ఈ కణాలు ఉన్నాయి కాబట్టి అవి సస్పెన్షన్పై పెరుగుతున్నాయి సస్పెన్షన్ కల్చర్ అని పిలవబడేది సస్పెన్షన్ కల్చర్ అయితే ఇది నిజంగా పర్వాలేదు ఎందుకంటే ఇది పెరగడానికి ఎలాంటి బేస్ మ్యాట్రిక్స్ అవసరం లేదు ఇది బేస్ మ్యాట్రిక్స్ నుండి స్వతంత్రంగా ఉంటుంది ఈ నాన్ అంటరింగ్ బేస్ మ్యాట్రిక్స్ నుండి స్వతంత్రంగా ఉంటుంది వీటి గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే ఇవి మనం వ్యవహరించే కణాలకు భిన్నమైన కారణం మేము బేస్ మ్యాట్రిక్స్ మరియు ఈ బేస్ మ్యాట్రిక్స్ అంటే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ లేదా ECM అని అంటిపెట్టుకునే సెల్ల గురించి మాట్లాడితే కాబట్టి మీ సెల్ రకానికి ECM అవసరమైతే ACM అణువులు ఏవి అవసరమో మీరు గుర్తించాలి ఎందుకంటే ఇక్కడ మళ్లీ 2 ఎంపికలు ఉన్నాయి నేను వివరాలలోకి వచ్చే ముందు మీ అంటిపట్టుకొన్న కణాలు నేరుగా పెరుగుతాయి పాలికార్బోనేట్పై లేదా నేరుగా ఆన్లో ఇది కూడా పాలికార్బోనేట్ లేదా నేరుగా గ్లాస్ కవర్ స్లిప్లపై లేదా నేరుగా ఈ కణాలు ఎక్కడైనా ఉంటే కాబట్టి ఇది పనిచేసే విధానం చాలా సరళంగా నేను మీకు చెప్తాను కాబట్టి ఉదాహరణకు చూడండి మనం రంగును చూద్దాం కాబట్టి మనకు ఉన్న ఆకుపచ్చ రంగు సెల్ను సూచిస్తుంది కాబట్టి 1000 సెల్ల సెల్లను మీరు సబ్స్ట్రేట్లో ప్లే చేయబోతున్నట్లయితే మీరు ఇప్పుడు ప్లే చేయాల్సిన సెల్లు ఇవి కాబట్టి ఇదిగో మీ సబ్స్ట్రేట్ లేదా ఇది మీరు ఉన్న డిష్ ఇక్కడ మీరు సెల్లను ప్లే చేయబోతున్న సెల్ మీరు చిన్న మొత్తంలో మీడియంతో ఏమి చేస్తారు చాలా తక్కువ మొత్తం మీరు ఈ కణాలను ఈ కల్చర్ డిష్పై ఆడించారని మీకు తెలుసు బేస్ వద్ద ఉన్న కల్చర్ డిష్లో మీకు చిన్న మాధ్యమం ఉంటుంది సరియైనది ఇది చాలా తక్కువగా ఉంటుంది దాని పొర పని మరియు ఈ కణాలు దానిపై ఇలా రోలింగ్ మరియు లిట్రానిక్ మరియు మరొక మైక్రోస్కోప్ చూడండి కణాలు ఎంత అద్భుతంగా రోలింగ్ అవుతాయి వాటిలో చాలా వరకు బేస్ను 180 డిగ్రీలు ఉపరితలంతో సమాంతరంగా ఉంచిన తర్వాత చూడటానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీరు రెండు వైపులా ఇప్పుడు గడ్డి వేయకూడదని మీకు తెలుసు మీరు కణాలను పూత పూసిన వెంటనే ఇది T 0 సమయం అని మరియు ఖచ్చితంగా పార్శ్వ కదలికలు ఎంత సున్నితంగా లేదా లేపనాన్ని బట్టి వేగంగా జరుగుతాయి వాటిని కానీ మీరు అన్ని దిశలను తెలిసిన చలనశీలత నిర్దిష్ట స్థాయిలో ఉంటుంది వారు కలిగి మరియు చివరికి మీరు వాటిని సూక్ష్మదర్శిని ఒకటి చూడటానికి దాని ఫన్నీ చూస్తారు చివరికి వారు ఏదో ఒక సమయంలో స్థిరపడతారు ఇప్పుడు ఈ కణాలు చేసే మొదటి పని నేను ఎరుపు రంగును పరిచయం చేస్తున్నాను కాబట్టి ఉదాహరణకు చూడండి ఊహని ఊహించుకోండి కాబట్టి కణాలు పాలికార్బోనేట్ లేదా స్లాష్ గ్లాస్ ఉపరితలానికి కట్టుబడి ఉంటాయి లేదా జతచేయబడతాయి అది ఈ కణాలు ఉపరితలంపై ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అవి ఒక రకమైన ఛార్జ్ని కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఇప్పుడు చూసినా ధనాత్మక చార్జ్ నెగటివ్ ఛార్జ్ ఉపరితలంపై వాటికి నిర్దిష్ట స్థాయిలో ధనాత్మక చార్జ్ ఉంటుంది మరియు మీరు కలిగి ఉన్న పాలీకార్బోనేట్ లేదా గ్లాస్ దాని ఉపరితలంపై ఏదో ఒక రకమైన ప్రతికూల చార్జ్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి మెటీరియల్పై నిర్దిష్ట స్థాయిలో ఛార్జ్ ఉంటుంది ఉపరితలం అది చాలా స్టాటిక్ ఛార్జ్ కానీ ఉపరితలంపై నిర్దిష్ట స్థాయిలో ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు సెల్ ఉపరితలాల యొక్క సానుకూల చార్జ్ పరస్పర చర్య ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సెల్ను ఉపరితలంపై సానుకూలంగా ఛార్జ్ చేసారు ఈ పాజిటివ్లో మీరు ఎక్కడి నుండి వస్తుందో అని మీరు ఆశ్చర్యపోవచ్చు ప్రోటీన్ల సర్వర్ వంటి ఇతర సానుకూలంగా ఛార్జ్ చేయబడిన ఐరన్ల వంటి వాటిని చూడండి కాబట్టి సమయం కోసం అది నిర్దిష్ట ప్రాంతాన్ని ధనాత్మకంగా ఛార్జ్ చేసే అణువును కలిగి ఉందని ఊహించండి లేదా మీరు అక్కడ చాలా ప్రతికూలంగా ఛార్జ్ చేయబడుతుందని భావించవచ్చు కాబట్టి మీరు మరొక విధంగా ఆలోచించాలి కాబట్టి ఈ సమయంలో మీ కణాల ఉపరితలం సానుకూలంగా ఛార్జ్ అవుతుందని నేను ఊహిస్తున్నాను పాయింట్ పాజిటివ్ నెగటివ్గా ఉందని చూడండి మేము కొంత బంతిని ఇస్తాము కానీ ఆకర్షిస్తుంది మరియు మీ ఉపరితలం ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిందని చెప్పవచ్చు కాబట్టి ఈ ఛార్జ్ కదలికల మధ్య ఎలెక్ట్రో స్టాటిక్ ఇంటరాక్షన్ ఉంటుంది ఇది ప్రారంభ వారంలో లింకేజీని ఎలా ఏర్పాటు చేయాలో నిర్ధారిస్తుంది అవి చాలా బలమైన లింక్లు కావు ఇలాంటివి మీకు తెలుస్తాయి కొంచెం నిష్ణాతులు కానీ అవి అన్నీ ఉంటాయని మీకు తెలుసు నేను చాలా వేగంగా కట్టుబడి ఉంటానని నేను చెప్పను కానీ మీకు తెలిసినట్లుగా ఏదో ఒకటి ఉంటుంది వారు మీకు ఇలాంటి రాకింగ్ గురించి తెలుసు ఈ పరస్పర చర్య తర్వాత ఇప్పుడు జరగబోయే మొదటి సంకర్షణల సెట్ ఉంటుంది ఇంకేదో జరగబోతోంది అది ఇంకేదో ఇంకేదో ఈ పరస్పర చర్యలపై ఈ కణాలు నేను చూపుతున్న నిర్దిష్ట ప్రోటీన్ లేదా నిర్దిష్ట మాతృక అణువును స్రవించడం ప్రారంభించాయి గులాబీ రంగు వాటిని అదనపు అని పిలుస్తారు పేరు స్వీయ వివరణాత్మకమైనది అదనపు సెల్యులార్ మ్యాట్రిక్స్ పదార్థం అదనపు సెల్యులార్ మాతృక పదార్థం ఇవి వివిధ రకాల ప్రొటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల కంపుల్స్ మరియు లాంగ్ చైన్ మాలిక్యూల్స్ యొక్క CDలు దీని నియమం ఇలాంటిదే ఉదాహరణకు చూడండి ఇది ఇప్పుడు మీ సెల్ మరియు ఇక్కడ సబ్స్ట్రేట్ ఉంది మరియు ఇక్కడ మీకు మొదటి పరస్పర చర్య ఉంది సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన సబ్స్ట్రేట్లో మేము మొదటి పరస్పర చర్యను కలిగి ఉన్నాము ఇది మీరు కొంత కాలం పాటు ఒక ప్రదేశంలో స్థిరపడాలని మీకు తెలిసిన విధంగా ఉంచుతుంది ఇప్పుడు ఈ అదనపు సెల్యులార్ అంశాలు ఇలాంటివి ఇలాంటివి కాబట్టి ఇది ఉపరితలంపై యాంకరింగ్ చేసే రకంగా ఉంటుంది ఇవి మీ అవగాహన కోసం విస్తరించి ఉన్నాయని నాకు తెలుసు మరియు చాలా ఆసక్తికరంగా దాదాపుగా ఇది ఒక ప్రయోగం నేను ఇక్కడ ఎక్కడో చేశాను మీకు గుర్తున్నట్లయితే 2003 లేదా 2002లో ఎక్కడో ఒకచోట మే 2001లో మేము చాలా ఫన్నీ ప్రయోగం చేసాము అది సెల్లో ఇలా పూత పూయబడింది కాబట్టి మేము సెల్ను ప్లేట్ చేసాము మరియు 2 గంటల తర్వాత ప్లేటింగ్ తర్వాత చాలా బ్రూట్ ఫోర్స్ పద్ధతి ద్వారా 6 గంటల తర్వాత 10 గంటల తర్వాత మేము ఉపరితలం నుండి సెల్ను తీసివేస్తాము మనం ఏమి గమనించాము మరియు ఉపరితలం నుండి సెల్కు తీసివేసిన తర్వాత కాబట్టి మీరు ఈ చిత్రాన్ని చూస్తే మనకు ఏమి మిగిలి ఉంటుంది మీరు సెల్ను దాని పరిసర వాతావరణాన్ని నాశనం చేయకుండా ఉపరితలం నుండి తొలగించగలిగితే మేము అలా ఉంటాము కాబట్టి మనకు అదనపు సెల్యులార్ మ్యాట్రిక్స్ ఉంది ఇది బహుశా ఉపరితలంపై నిక్షిప్తం చేయబడి ఉండవచ్చు ఇప్పుడు ఈ పరిస్థితిలో మీకు యాంటీబాడీస్ ఉంటే మళ్లీ ఈ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ప్రోటీన్ అవగాహన లేని వారికి ప్రతిరోధకాల పరంగా నేను ఏమి చెబుతున్నాను ప్రతిరోధకాలు కేవలం ఊహించవచ్చు నా దగ్గర ఒక నిర్దిష్ట అణువు ఉంది ఆ అణువుకు చాలా ప్రత్యేకమైన బైండర్ ఉంది కాబట్టి వీటిని యాంటీబయాటిక్ అని పిలుస్తారు మీ కోసం చాలా కుంటి మరియు అవగాహన కోసం నేను వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీని కలిగి ఉంటే ABS వద్ద ఉంచడం అప్పుడు మనం గమనించినది దాదాపు ఈ లోపల మనం ఎంత తక్కువ స్థాయికి చేరుకున్నామో మేము వెళ్ళగలుగుతాము అని నేను అనుకుంటున్నాను 1 గంట వరకు అన్ని మార్గం కాబట్టి లేపనం చేసిన వెంటనే మీరు బాహ్య కణ మాతృక యొక్క వాటి జాడలను చూస్తారు అది పాలికార్బోనేట్ తప్ప ఏదైనా కలిగి ఉన్నప్పుడల్లా ఉపరితలం ఉంటుంది అంటే సానుకూల మరియు ప్రతికూల ట్రిగ్గర్ల మధ్య ఇక్కడ జరుగుతున్న పరస్పర చర్య యొక్క మొదటి సెట్ సెల్ యొక్క కేంద్రకానికి సంకేతం ఇక్కడ DNA వంటకాలు మరియు DNAకి తెలియజేస్తుంది డూడ్ నాకు ఈ ఎక్స్ట్రాసెల్యులర్ ప్రొటీన్లు కావాలి అదనపు సెల్యులార్ మ్యాట్రిక్స్ ప్రొటీన్ని సంశ్లేషణ చేయాలి మరియు నేను ఇప్పుడు ఈ ఉపరితలంతో డేటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నాను కాబట్టి ఇలాంటిదేనా ఒక చిన్న ఎలెక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ నిజంగా DNA ను ప్లేట్ల పాత్రకు ప్రేరేపించగలదని ఆలోచించండి మరియు ఉపరితల జీవరసాయన శాస్త్రం లేదా ఉపరితల సెల్యులార్ బయాలజీ ఉపరితల సెల్ కెమిస్ట్రీ లేదా సెల్ బయాలజీ కోణం నుండి మొత్తం సమస్యను చూడడానికి ఇది చాలా ప్రత్యేకమైన మార్గాన్ని ప్రారంభిస్తుంది పదాన్ని ఉపయోగించడానికి ఇష్టపడతారు మరియు ఇది చాలా క్లిష్టమైనది ఇది ఆశ్చర్యపోవచ్చు ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయో మన శరీరంలోని కొన్ని కణాలను గుర్తించడానికి ఇది చాలా కీలకమైనది మరియు నేను చెప్పే ముందు దీనికి మరో ఆసక్తికరమైన అంశం ఉండవచ్చు ఇప్పుడు ఏర్పడిన ఈ రకమైన అణువుల యొక్క ఈ స్వభావం ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది సెల్ రకం నుండి సెల్ రకానికి నాణ్యత వద్ద పరిమాణం పరంగా ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఉదాహరణకు చూడండి చెప్పే సెట్ ఉంది మీ అవగాహన కోసం ప్రతి సెల్ రకానికి ఇప్పటి నుండి 5 రకాల ECM కాంప్లెక్స్లు ఉన్నాయని నేను చెప్తున్నాను వారందరూ మొత్తం 5 రకాలను ఉపయోగించడం అవసరం లేదు కొందరు 2ని ఉపయోగించవచ్చు కొందరు 1 3 కొందరు 5ని ఉపయోగించవచ్చు కానీ ఇప్పుడు మీరు 2 సెల్లు మొత్తం 5ని ఉపయోగించే పరిస్థితి ఉందని అనుకుందాం ఆపై 2 మీరు వేరు చేయవచ్చు ఎందుకంటే అవి 2 3 4 5తో పోలిస్తే అవి ఒకదానిని పెద్దవిగా స్రవిస్తాయి 1 4 5తో పోలిస్తే 2 మరియు 3 పెద్దవి స్రవిస్తాయి కాబట్టి అవి అనేక కలయికలను కలిగి ఉంటాయి కానీ అది మనల్ని చాలా ఆసక్తికరమైన పాయింట్కి తీసుకువస్తుంది అదనపు సెల్యులార్ మ్యాట్రిక్స్ సెల్ నిర్దిష్టంగా ఉంటుంది సెల్ రకాన్ని బట్టి అవి ప్రత్యేకమైన ఎక్స్ట్రాసెల్యులర్ మాతృక రూపాన్ని స్రవిస్తాయి కానీ మీరు దాని గురించి ఆలోచించాలి నేను ఈ కథను తదుపరి తరగతిలో కొనసాగించే ముందు దాని అర్థం ఏమిటి మరియు అవగాహన యొక్క అంతరార్థం ఏమిటి ఈ పరస్పర చర్య నేను ఇక్కడ మూసివేస్తాను ధన్యవాదాలు మీరు ఓపికగా వింటున్నందుకు ధన్యవాదాలు ఈ తదుపరి తరగతిని కొనసాగిస్తాము